కాబట్టి సెల్ కల్చర్ లో యన్నుల్ లెక్చర్ సిరీస్ కి తిరిగి స్వాగతం చివరి తరగతిలో మేము ఒక రకమైన వర్చువల్ ల్యాబ్లో నడిచాము మీలో చాలామంది ఏదైనా అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మొత్తం లేఅవుట్లో గుర్తుంచుకోవలసిన పాయింట్లు ఏమిటి మరియు మీరు ఎదుర్కొనే బడ్జెట్ పరిమితులు ఏమిటి కాబట్టి ఇప్పుడు సెల్ కల్చర్ ల్యాబ్లో ఎక్కువ సమయం మాట్లాడకుండా ఉండే అడ్వాన్స్ లెవెల్ సౌకర్యాలైన కొన్ని అంశాలు లేదా కొన్ని సౌకర్యాల గురించి నేను కొంచెం సమయం కేటాయిస్తాను అయితే మీలో కొందరికి ఇది అవసరం కావచ్చు ఆ విధంగా కూడా ఆలోచించండి కాబట్టి మేము ఇప్పటికే లేఅవుట్ని ఉంచాము నేను కొన్ని అంశాలను జోడించాల్సి వస్తే చాలా స్థలాన్ని వదిలివేయమని నేను మీకు ఎందుకు చెప్పాను కాబట్టి అది ఖచ్చితమైన పాయింట్ ఈ రోజు మనం 3వ వారం 3వ లెక్చర్ కి వెళుతున్నప్పుడు మేము ఆ WEEK 3 LECTURE 3 గురించి మాట్లాడుతాము మీరు అభివృద్ధి చేయాలనుకుంటే సెల్ కల్చర్ ల్యాబ్లోని ప్రత్యేక పరిస్థితుల గురించి మేము మాట్లాడుతాము కాబట్టి మీరు అంతరిక్ష జీవశాస్త్రంలో పని చేస్తుంటే మీకు అవసరమైన వాటిలో ఒకటి మరియు మీకు సెల్ కల్చర్ సౌకర్యం అవసరమని అనుకుందాం కాబట్టి మీకు సెల్ కల్చర్ సౌకర్యం ఉంది కాబట్టి మీరు నిర్దిష్ట నిర్దిష్ట ప్రయోగాన్ని కలిగి ఉండటానికి మరియు నిర్దిష్ట ప్రదేశాలలో ప్రతి ఒక్కటి వక్రంగా ఉండాలి మరియు అంతరిక్ష జీవశాస్త్రంలో జరుగుతున్న క్లిష్టమైన ప్రయోగాలలో ఒకటి మీరు ఇన్ విట్రో సంస్కృతిలో కణాల పెరుగుదలను అనుకరించాలనుకుంటున్నారు జీరో గ్రావిటీ సిమ్యులేటర్ని ఉపయోగించడం దీన్ని అన్నింటికంటే సరళమైనది క్లినోస్టాట్ అని పిలుస్తారు కాబట్టి ఇది ఒక నిర్దిష్ట RTM వద్ద ఇలా తిరిగే సెటప్ అని మీకు తెలిసిన చాలా ఆసక్తికరమైన విషయం మరియు మీరు మీ నమూనా రకాన్ని ఇక్కడ ఎక్కడో ఉంచారు కాబట్టి కణాలు ఈ విధంగా గురుత్వాకర్షణలో మార్పులను అనుభవిస్తాయి కాబట్టి గురుత్వాకర్షణ విలువ జపాన్లోని పానాసోనిక్ పరికరాలను మారుస్తుంది మరియు మీరు ఇంజనీర్ను చుట్టుముట్టినట్లయితే వారు ఈ రకమైన పరికరాలను తయారు చేయడానికి మీరు రాత్రంతా అందుబాటులో ఉండే వారి డిజైన్లలో దీన్ని అభివృద్ధి చేయవచ్చు మరియు వాటి మొత్తం ఆలోచన సున్నా గురుత్వాకర్షణ లేదా సున్నా గురుత్వాకర్షణను అనుకరించడం నిజంగా కఠినమైనది ఇది ప్రాథమికంగా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితి ఆ రకమైన పరిస్థితుల్లో కణాలు ఎలా పెరుగుతాయి కాబట్టి మీరు సెల్ గ్రోయింగ్ డిష్ని కలిగి ఉన్నారు అవి ఉన్న చోట నుండి ఏమీ చిందరవందరగా ఉండదు కాబట్టి లోపలి భాగం సరైన వాయు మార్పిడితో సరిగ్గా మూసివేయబడుతుంది మరియు ఒకవేళ మీ సిస్టమ్లో మీకు అలాంటి సౌకర్యం ఉంటే ఈది క్లినోస్టాట్లో కదులుతోంది కాబట్టి తిరిగి వెళ్లి మీరు నిజంగా ఎక్కడ వసతి పొందారో తెలుసుకోవాలి మీరు ఇక్కడ ఎక్కడో మిగిలి ఉన్న ఈ మచ్చలను ఉదాహరణకు చెప్పాలి మీకు ఎక్కడ విషయాలు అవసరమో మీకు తెలియదని లేదా ఉదాహరణకు చెప్పండి మీరు ఇక్కడ స్పేస్ బయాలజీ సెటప్ని కలిగి ఉన్నారని మీరు చెప్పవలసి రావచ్చు అని నేను మీకు చెప్పాను ఇది ఒక ప్రత్యేకమైన సెటప్ మీరు దీనికి జోడించడం లేదా ఉదాహరణకు చెప్పండి మీరు అసాధారణమైన విపరీతమైన పర్యావరణ పరిస్థితిని సృష్టించాలనుకుంటున్నారు ఈ విధంగా మీరు సాఫ్ట్ నార్త్ పోల్ సౌత్ పోల్ యొక్క పరిస్థితులను అనుకరించాలనుకుంటున్నారు మీరు ఆ పరిస్థితులను అనుకరించగలిగే ఆ రకమైన ఇంక్యుబేటర్లు మీకు అవసరం మీరు వాటిని ప్రత్యేక ప్రదేశాలలో ఉంచాలి కాబట్టి మీరు ల్యాబ్ని ప్లాన్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పటికీ తెలియదు మీరు ఎక్కడికి వెళ్లబోతున్నారో మీకు నిజంగా తెలియదు కానీ నేను దానితో దిగితే నేను దానిపై పని చేస్తానని మీకు తెలిసిన నిబంధనను కలిగి ఉండాలి ప్రపంచవ్యాప్తంగా అనేక ల్యాబ్లు ప్రస్తుతం మైక్రోస్ట్రక్చర్లపై సెల్ను ఏకీకృతం చేసే ప్రాంతంలో పనిచేస్తున్నాయి వీటిని మీరు బయోమెమ్స్ M అంటే మైక్రో E అంటే ఎలక్ట్రో రెండవ M అంటే మెకానికల్ S స్టాండ్ సిస్టం అని విని ఉంటారు బయోలాజికల్ మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్స్ ఇవి తప్పనిసరిగా సూక్ష్మ నిర్మాణాలు కాబట్టి మరియు మేము దాని గురించి తరువాత వస్తాము మార్కెట్లో మరొక బజ్వర్డ్ ఉంది దీనిని ల్యాబ్ ఆన్ చిప్ అని పిలుస్తారు ఇది ఏమీ కాదు మీరు పెంచుకునే సెల్ఫ్ కంటైనెడ్ సెల్స్ కోసం చిన్న సెటప్ మీకు మీడియం మరియు దానిలోని ప్రతిదీ సరఫరా ఉంది మేము ఈ సమయంలో తరువాత వస్తాము నేను చెప్పేది వినండి మరియు దాని గురించి ఆలోచించండి కానీ ఈ అంశంపై క్రమపద్ధతిలో వస్తాము ఇప్పుడు ఈ రకమైన పని కోసం మీరు ఖాళీని వక్రీకరించవలసి ఉంటుంది లేదా మీరు బయటి గదిలో ఎక్కడైనా చేయండి మేము ఇక్కడ ఆటోక్లేవ్ని కలిగి ఉన్నాము కానీ మీకు అక్కడ ఖాళీ స్థలం ఉంది మీరు దీన్ని ఉపయోగించవచ్చు మరియు ఎలక్ట్రికల్ రికార్డింగ్ సెటప్లతో ఈ రకమైన సెటప్ జోడించబడడమే కాదు ఈ రకమైన ఎలక్ట్రికల్ రికార్డింగ్ సిస్టమ్లపై పనిచేసే చాలా ల్యాబ్లు మైక్రోఎలక్ట్రోడ్ శ్రేణుల ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు పని చేస్తాయి కాబట్టి మీరు ఇప్పటికే ఆ రకమైన అసెంబ్లీలను కలిగి ఉండాలి లేదా ఉదాహరణకు ఐదవ సంవత్సరంలోని నాలుగో సంవత్సరం లేదా మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్న ఏదైనా తర్వాత చెప్పండి మరియు మీరు దానిని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మీకు ఇప్పటికే అందించాలి మీరు చివరి నిమిషంలో ఈ కాల్ చేయలేరు ఇప్పుడు నేను కోరుకునేది ఇది కావాలి కాబట్టి మీరు చేయవలసి ఉంటుంది నేను దీనికి ఎందుకు జోడించానో కారణం ఏమిటంటే మీరు చేయబోయే మరొక గదిని మేము ఎల్లప్పుడూ కలిగి ఉంటాము మీరు జీవసంబంధ నమూనాలు ఉన్నాయా లేదా అనేది కాబట్టి మీరు కూడా కొంచెం బిగ్గరగా నేను మీ సమయానికి అధిపతిగా ఉంటారు మరియు అక్కడ మరియు అక్కడ విషయాలు కలిగి ఉండవచ్చు తద్వారా మీరు ఎలాంటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు ఎందుకంటే మీ ప్రధాన సమస్య ఈ సంస్కృతులలో దేనిలోనైనా కలుషితం అవుతుందని చూడండి అసెప్టిక్ టెక్నిక్లను అనుసరించడం ద్వారా మీరు అంతటా చూసి ఉండాలి మరియు పదేపదే మీకు తెలిసి ఉండాలి ఇది నిజంగా మీకు తెలుసు అని మీరు దీన్ని చేయాలి మీరు చేయాలి కానీ మేము ఈ వర్చువల్ ల్యాబ్ను అభివృద్ధి చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందో అంటుకునే చాపలు గాలిని కలిగి ఉంటాయి లేదా ప్రవాహాలు నిరంతరం గదిని కలిగి ఉంటాయి మీరు లామినార్పై ఎలా పని చేయబోతున్నారో మీకు తెలుసు ఫ్లో హుడ్ మీరు లామినార్ ఫ్లో హుడ్ని ఎక్కడ చూడాలి అక్కడ మీరు బయట కరెంట్ ఫ్లో గురించి మీకు తెలిసిన దాన్ని నేను కనిష్టీకరించగలను ఇక్కడ మీరు తలుపులలో స్లయిడ్ గురించి తెలుసుకోవచ్చు కాబట్టి ఇవి అసెప్టిక్ టెక్నిక్లను అనుసరించడంలో మీకు సహాయపడే చిన్న బిట్లు మరియు సమాచార భాగాలు కాబట్టి మీరు మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్స్ మరియు అన్ని రకాల విషయాలలో అన్వేషించడానికి ప్లాన్లను కలిగి ఉంటే మీరు ల్యాబ్ను రూపొందించిన తర్వాత లేదా బృందంలో ఒక సహోద్యోగిని కలిగి ఉన్న తర్వాత ఆలోచించే బదులు ప్రారంభంలోనే ఆలోచించడం ప్రారంభించవచ్చు ఎలక్ట్రోడ్లు మరియు ఎలక్ట్రోడ్లపై కణాలను ఏకీకృతం చేయడంపై ఎవరు పని చేయాలి కాబట్టి ఆ xyz వ్యక్తి వచ్చి కొన్ని పనులు చేయగలిగే చోట మనం ఈ అసెంబ్లీలో ఆ చిన్న నిష్ను అందించాలి కాబట్టి కణాలతో టాక్సిన్స్ యొక్క పరస్పర చర్యపై పనిచేసే వ్యక్తులు ఉన్నారని ముందుగానే ఆలోచించండి కాబట్టి వారికి చాలా ప్రత్యేకమైన హుడ్ అవసరం కావచ్చు అక్కడ వారు మీకు తెలిసిన విష పదార్థాలతో ఆడుకోవచ్చు మరియు అవి కణాలపై ప్రభావం చూపుతాయి కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ వ్యక్తి వేరొకదానిపై పని చేస్తున్నాడు మరియు మీరు అలాంటి సంస్కృతుల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ను కలిగి ఉండవలసి ఉంటుంది ఎందుకంటే మీరు చాలా విషపూరితమైనదాన్ని పరీక్షిస్తున్నందున అది సరైనది కావచ్చు వారు చాలా మంది వ్యక్తులు పారిశ్రామిక సంబంధిత సమస్యను ఎదుర్కొంటారు లేదా క్రిమి ఫంగస్ లేదా ఏదైనా దాని నుండి ఉత్పన్నమైన ఇతర విష పదార్థాల గురించి మీకు తెలుసు కాబట్టి మీరు చాలాసార్లు ఆలోచించాలి మరియు మరొక విషయం క్షీరద కణ సంస్కృతితో పాటు సూక్ష్మజీవుల తరంగ సౌకర్యాన్ని నివారించడానికి లేదా దగ్గరగా ఉండటానికి ప్రయత్నించండి దానిని నివారించడానికి ప్రయత్నించండి మీకు వేరే ప్రయాణం లేని పరిస్థితి ఉండవచ్చు కానీ మీకు వీలైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి తద్వారా వారు మనకు దూరం అవుతారు లేదా మీకు వేరే మార్గం లేకుంటే మీరు మీ సెల్ సంస్కృతికి ప్రక్కనే ఉన్న సూక్ష్మజీవుల సౌకర్యం అని చెప్పవచ్చు మీరు అన్ని అసెప్టిక్ టెక్నిక్లను అనుసరిస్తున్నట్లు నిర్ధారించుకోవాలి మరియు సూక్ష్మజీవుల కాలుష్యం మీ మమ్మలియాన్ సెల్ కల్చర్ సౌకర్యాన్ని లేదా యానిమల్ సెల్ కల్చర్ సౌకర్యాన్ని కలుషితం చేయకూడదని లేదా మీరు ఏ కణం కల్చర్ చేస్తున్నారో మీకు తెలుసునని మీరు ప్రతి స్థాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలను ఎవరూ మీకు చెప్పరని గుర్తుంచుకోండి కానీ మీరు వేరే చోటికి వెళ్లకపోతే మరియు మీరు నిజంగా మైక్రోబియల్ సదుపాయానికి ప్రక్కనే ల్యాబ్ సెల్ కల్చర్ సదుపాయాన్ని కలిగి ఉంటే మీ ఏకైక ఎంపిక ఏమిటంటే మీరు కఠినమైన ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం తద్వారా ఒక వైపు నుండి కలుషితాలు మరొక వైపుకు వ్యాపించవు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన మరొక విషయం ఇది కాబట్టి ఈ ప్రాంతం చాలా దూరం వెళ్లగల కొన్ని నిర్దిష్ట ప్రాంతాల గురించి మీరు ఇప్పుడు చర్చించినట్లు మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అంతరిక్ష వ్యవస్థలు అంతరిక్ష జీవశాస్త్రంపై పని చేసే సదుపాయం ఉందా లేదా మీరు తీవ్రమైన వాతావరణాన్ని సృష్టించే వ్యవస్థను కలిగి ఉన్నారని అనుకుందాం కాబట్టి మేము ప్రత్యేక ఇంక్యుబేటర్లను కలిగి ఉండాలి లేదా మీకు తెలిసిన మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్లు మరియు ఎలక్ట్రికల్ రికార్డింగ్ల వంటి వాటిపై మీరు పని చేయాలి కాబట్టి మీరు మీ చుట్టూ ఉన్న అన్ని సౌకర్యాలను కలిగి ఉండడాన్ని ఇష్టపడవచ్చు మరియు ఇవి ఉపయోగపడే రకమైన విషయాలు మైక్రో ఫ్లూయిడిక్ సెటప్ గురించి తరువాత వస్తాయి మైక్రో ఫ్లూయిడ్స్పై పనిచేసే వ్యక్తులు ఉన్నారు అక్కడ వ్యక్తులు ఉన్నారు రియాక్ట్ చేయబడిన డిజైన్లు లేదా మైక్రో రియాక్టర్లపై పనులు అక్కడ గ్యాస్ ఎక్స్ఛేంజ్ అసెంబ్లీలలో పని చేస్తున్నాయి కొంత మంది లితోగ్రఫీ ఉన్నవారు కాబట్టి ఇవన్నీ మైక్రో లేదా బయో MEMS యొక్క ప్రాథమిక పరిధిలోకి వస్తాయి కాబట్టి మీరు సదుపాయాన్ని సెట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తుంచుకోండి మీరు దీన్ని ఎలా చేయబోతున్నారు మేము విభజించాలి కాబట్టి మీకు అనేక మార్గాలు ఉన్నాయి నేను ఇలాంటి సదుపాయాన్ని పొందాను నేను వేర్వేరు ప్రయోజనాల కోసం నాలుగు వేర్వేరు గదులుగా విభజించాను కాబట్టి మీరు ఒక కరోనరీ నుండి ప్రవేశిస్తున్నారు మరియు మీరు దానిని తిరిగి అమర్చండి కాబట్టి నేను కూడా xyz కోసం సౌకర్యంగా ఉన్నాను కాబట్టి వారికి అనేక మార్గాలు ఉన్నాయి లేదా మీకు తెలిసిన రెండు భాగాలు పార్ట్ 1 పార్ట్ 2 వంటి వర్చువల్ సిస్టమ్లో మేము అభివృద్ధి చేసేది మీకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఉండవచ్చు ఇది అన్ని ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రకమైన డ్రాయింగ్లను మీరు మీ ప్రాథమిక మాన్యువల్లో చేయవలసి ఉంటుంది మీరు దేని కోసం అడుగుతున్నారో మీరు దాన్ని పొందబోతున్నారు కానీ మీరు మీ హోమ్వర్క్ సరిగ్గా చేయకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు మరియు ఏమిటి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు మీరు దాన్ని మళ్లీ రీహాష్ చేయడం ఏమిటి వినియోగదారు సంఖ్య ఎంత అనేది చాలా ముఖ్యం రెండవది వారికి ఆసక్తి ఉన్న విభిన్న రంగాలు ఏమిటి కాబట్టి అన్ని వనరులకు ఏది సరైనది మరియు ఈ విషయాలన్నీ లేదా మీరు ఎదురుచూసే బడ్జెట్ యొక్క పనితీరును అది నిర్ణయిస్తుంది మరియు ముఖ్యంగా మైలురాళ్ళు ఏమిటి మైలురాయి పరంగా నేను ఈ రోజు ఒకదాన్ని ప్రారంభిస్తున్నాను అనుకుందాం సంవత్సరం రెండు సంవత్సరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అలాగే కాబట్టి ఈ సంవత్సరంలోనే మేము మా తదుపరి సెటప్ ఫండ్లతో దీన్ని సాధిస్తాము తదుపరి సెటప్ ఫండ్ దీన్ని చేస్తాము కాబట్టి మీరు స్థలాన్ని సహేతుకంగా చక్కగా ఖాళీ చేయాలని ఇది డిమాండ్ చేస్తుంది కాబట్టి మీరు తీసివేయాలని మీకు తెలిసిన భారీ వస్తువులతో అనవసరంగా ఖాళీని కవర్ చేయవద్దు నేను ఈ స్థలాన్ని కవర్ చేస్తున్నానని మీకు తెలిసిన వ్యక్తులను నేను చూశాను ఇది అన్ని రంగాలను చూడాలి ఇది మూర్ఖపు మనస్తత్వం దాని గురించి ఆలోచించవద్దు నా దగ్గర తదుపరి 10 సంవత్సరాల ప్రణాళిక ఉంటే లేదా తదుపరి 20 సంవత్సరాల కోసం నా దగ్గర ప్రణాళిక ఉంటే నేను అనవసరంగా ఖాళీని ఎందుకు కవర్ చేయాలి అది కొద్దిగా ఖాళీగా ఉండనివ్వండి సమస్య లేదు నేను చేయనిది మరొకటి ఇక్కడ ప్రస్తావించండి మీరు ఈ వైపుల గోడలపై ఈ సెటప్ను ప్లాన్ చేస్తున్నప్పుడు మీకు మెటీరియల్ల నిల్వ ఉంటుంది కానీ ఇప్పుడు మీరు దీన్ని గోడలపై చేయాలనుకుంటే మరియు మీరు గుర్తుంచుకోవాలి అప్పుడు మీరు మీ ల్యాబ్ కోసం ప్రత్యేక నిచ్చెనను కలిగి ఉండాలి ఇది పూర్తిగా అంకితం చేయబడింది మీ నిచ్చెనను ఎక్కడో ఉంచండి లేదా ఈ రోజుల్లో ఈ రకమైన అన్ని ఉన్నాయి మీరు ఫోల్డబుల్ నిచ్చెనల గురించి మీకు తెలుసు ఎందుకంటే మేము సైట్లలోని రాక్ల నుండి వస్తువులను మడవవలసి ఉంటుంది కాబట్టి మీరు ల్యాబ్ను తయారు చేసిన తర్వాత చాలా సహాయకారిగా ఉండటానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు ఎలాంటి లైటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు నిజంగా ప్రకాశవంతమైన మంచి నాణ్యమైన లైటింగ్తో కూడిన సదుపాయాన్ని కలిగి ఉండటం మరియు ప్రతిరోజూ ఎవరు లోపలికి వస్తున్నారో మరియు బయటికి వస్తున్నారని నిర్ధారించుకోవడం మంచి ఆలోచన అన్నింటిలో మొదటిది వారు అసెప్టిక్ టెక్నిక్లపై వారి పాయింట్ వన్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వ్యక్తిగత పరిశుభ్రత గురించి నేను మీకు చెప్తాను ఇది మీ వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా ఉండాలి మీరు బాగా లేకుంటే దానిపై రాజీ లేదు ఇది ఖచ్చితంగా మంచిది రెండవసారి ల్యాబ్కు రావద్దు కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత ఆరోగ్యం తర్వాత ఇది ఖచ్చితంగా హెయిర్ క్యాప్స్ని కలిగి ఉండటం తప్పనిసరి అంశం కాబట్టి జుట్టు రాలడం లేదా అది వ్యవస్థను కలుషితం చేస్తుందని మీకు తెలియదని నాకు తేలికపాటి దగ్గు ఉన్నట్లయితే అది వ్యవస్థను కలుషితం చేయదు మీ ల్యాబ్ కోడ్లను క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకోండి ఆల్కహాల్తో వైపర్ని మీకు తెలియకముందే మీరు వీటిలో కొన్నింటిని అనుసరిస్తున్నంత వరకు కొద్దిగా ఆల్కహాల్తో వైపర్ని తుడిచివేయండి మరియు గ్లాస్పై ఉంచే ముందు మీరు మీ చేతులను కడుక్కోవాలని నిర్ధారించుకోండి చాలా ప్రాథమిక ప్రాథమిక నియమాలు మరియు మీరు ల్యాబ్లో ఉన్నప్పుడు ఆ సమయానికి అంకితభావంతో ఉండండి నేను అక్కడికి వెళుతున్నాను అని మీకు తెలియదు నేను మాట్లాడుతున్నాను ఆ ప్రభావం చేయకూడదని నేను చేస్తున్నాను ఎందుకంటే మనం చీకటి పడవలసి వచ్చినప్పుడు మనకు ఉంటుంది మీ ముసుగుని తొలగించడానికి కాబట్టి మీరు మీ ముసుగును తీసివేయండి మరియు మీరు అన్ని చోట్లా అనేక విషయాలను విస్తరించండి అని నేను మాట్లాడుతున్నందున నాకు ఏమీ లేదు కాబట్టి మరియు ప్రత్యేకంగా మీరు లామినార్ ఫ్లో హుడ్లో ఉన్నప్పుడు ఇది నిజం మీరు లామినార్ ఫ్లో హుడ్పై పని చేస్తున్నప్పుడు కాబట్టి లామినార్ ఫ్లో హుడ్ ఫ్రంట్లో ఆల్కహాల్తో పనిని పూర్తి చేసిన తర్వాత ఉపరితలం మరియు వైపు మరియు వెనుక భాగాన్ని తుడిచివేయడం మొదటి ప్రమాణం మీరు పనిని ప్రారంభించే ముందు మరొక తుడవడం చేయండి మరియు మీరు పనిని పూర్తి చేసిన తర్వాత మీరు పనిని ప్రారంభించే ముందు కనీసం 2 నుండి 3 గంటల వరకు UV ని ఆన్లో ఉంచండి లేదా మీరు ఫ్యాన్ని కూడా ఉంచవచ్చు మరియు మీరు దానిని ఉంచినట్లయితే ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత మీరు ఫ్రంట్ ఓపెనింగ్ కూడా తెరిచి ఉంచాలి గాలి నిరంతరం బయటకు ప్రవహిస్తుంది మరియు ప్రతి వారం లేదా మేము మీ ల్యాబ్ను ఈ లామినార్ ఫ్లో హుడ్ని పరిశీలించి శుభ్రపరిచే విధంగా షెడ్యూల్ చేయవచ్చు ఆపై మీ ఇంక్యుబేటర్ వస్తుంది మీరు ఇంక్యుబేటర్ను తెరిచేటప్పుడు మేము ఇంక్యుబేటర్ పరంగా మీ అసెప్టిక్ టెక్నిక్ల గురించి చాలా జాగ్రత్తగా ఉంటాము ఇంక్యుబేటర్ అనేది ల్యాబ్లో మీ లైఫ్ లైన్ ఎందుకంటే మీ కణాలన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి మీరు ఇప్పటికే వ్యక్తుల కోసం నియమించబడిన ట్రేస్ లేదా షెల్ఫ్ని ప్లాన్ చేసి ఉండాలి దాని గురించి పోరాడకండి మరియు మీరు మీ శాంపిల్స్ను మరియు ప్రతిదానిని మైల్ ఆల్కహాల్ వైట్తో ఉంచే ముందు వాటిని ఉంచి కనీసం వారానికి ఒక్కసారైనా క్రమం తప్పకుండా రాక్ కాటు వేయబడుతుందని నిర్ధారించుకోండి రెండవ విషయం దయచేసి ఇంక్యుబేటర్ కింద ఎల్లప్పుడూ ట్రే ఉండేలా చూసుకోండి నీరు మార్చబడుతోంది మరియు కొన్ని యాంటీమైక్రోబయాల్ డిటర్జెంట్లు ఉన్నాయి దయచేసి అందులో చేర్చండి అవి చాలా అవసరం అని నిర్ధారించుకోండి మరియు మీరు మీ వస్తువులను ఇంక్యుబేటర్లో ఉంచుతున్నారనుకోండి అన్నింటిలో మొదటిది మీరు ప్లాన్ చేస్తున్న ఇంక్యుబేటర్ తెరవడం మరియు మూసివేయడం తగ్గించండి మరియు స్పిల్ఓవర్ ఉందని అనుకుందాం వెంటనే దానిని తుడిచివేయండి ట్రేని బయటకు తీసి లామినార్ ప్రవాహం లోపల తుడిచివేయండి ఆపై దానిని తిరిగి ఉంచండి నిర్లక్ష్యం చేయవద్దు సంవత్సరాలుగా నేను గమనించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంక్యుబేటర్లోని CO2 మొత్తంలో ఇది CO2 ఇంక్యుబేటర్ అని ప్రజలు ట్రాక్ చేయడం మర్చిపోతారు కాబట్టి నేను ఒకసారి చేసిన తర్వాత నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు సెన్సార్ని కలిగి ఉన్నారని C2 స్థాయి ఒక పాయింట్ కంటే తక్కువగా ఉంటే ఇంక్యుబేటర్లో సెన్సార్ ఉందని మీరు చెబుతారు కాబట్టి మేము జోడించిన వాటికి అదనపు సెన్సార్లు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు చెప్పండి మీకు ఇక్కడ ఒక ఇంక్యుబేటర్ ఉంది మరియు వాస్తవానికి మీకు ఓసిలేటర్ లేదా దానికి ప్రక్కనే ఒక ఇంక్యుబేటర్ ఉంది కాబట్టి మేము ఇంక్యుబేటర్ స్టాట్లో మరొకదానిని కలిగి ఉన్నాము మీరు ఇక్కడ ఆశిస్తున్న సిలిండర్లకు ఇలా చెప్పారు వాటి వెనుక మరో రెండు స్టాండ్ బై ఉండాలని మీరు సిఫార్సు చేస్తున్నారు వర్షపు రోజులలో ప్రియమైన స్నేహితులు ఇవి ముగియబోతున్నాయని మరచిపోతారు ఆపై మీరు ఏమి చేయాలి ఏమి చేయాలి ఏమి చేయాలి అలా జరగడానికి అనుమతించకుండా చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ బ్యాకప్లను సిద్ధంగా ఉంచుకోండి మీరు ఈ సిలిండర్లను సరిచేసే రోజు లాగ్ బఫర్ను నిర్వహించండి మరియు దాని పైన ఒక స్టిక్కర్ను ఉంచండి మీకు రోజు నెల సంవత్సరం తెలుసు అని చెప్పండి కాబట్టి ఇది ఒక నెల లేదా రెండు నెలలు లేదా మరేదైనా ఉంటుందా అనే మంచి ఆలోచన మాకు ఉంది కాబట్టి మీరు దీన్ని షెడ్యూలింగ్గా మార్చుకుంటారు ఇది చాలా షెడ్యూలింగ్ సమస్య ఇది చాలా మంది ప్రజలు మరచిపోతారు మీరు మీ సహోద్యోగులతో మీరు తదుపరి మార్పు కోసం చాలా షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండూ ముగిసిన వెంటనే వాటిని రీఫిల్ కోసం వెంటనే పంపాలి మరియు ఎప్పుడైనా ఇది వస్తుంది మరియు బయటి గది మీకు బ్యాకప్లు సిద్ధంగా ఉన్నాయని మీరు మీకు చెప్పవచ్చు ఆ గది నుండి ఆ బ్యాకప్లు మేము మీకు చెప్పవచ్చు వచ్చి ఈ రెండు ఆకుపచ్చ గోడలను భర్తీ చేస్తాము మరియు ఈ రెండు ఆకుపచ్చ రంగులను మేము నీలం రంగుల స్థానంలో తీసుకుంటాము మరియు ఈ రెండు నీలం రంగులను మేము రీఫిల్ చేయడానికి వెళ్తాము కాబట్టి మీరు దానిని ట్రాక్ చేస్తూ లాగ్ రిజిస్టర్ని కలిగి ఉండాలి మరియు మీరు ల్యాబ్లో అంకితమైన సభ్యులను కలిగి ఉంటారు మీ ల్యాబ్ దాని నుండి ఎప్పటికీ అయిపోకుండా మేము నిర్ధారిస్తాము మీరు ఎంతగా ఉన్నారు అంతకు మించి ఎవరూ లేని విపత్తులో మరియు వారాంతంలో అంతా జరిగిపోయింది చాలా ముఖ్యమైన రెండవ విషయం ఏమిటంటే ఈ సెటప్లో ఎక్కడైనా నిరంతర విద్యుత్ సరఫరా కోసం మీరు ఉపయోగించుకోవచ్చు ఈ UPS సదుపాయం చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీరు ఈ రకమైన ఇంక్యుబేటర్లను అక్కడ నడుపుతున్నారు మరియు ఈ ఇంక్యుబేటర్లు లైట్ ఆగిపోతే అవి ఆగిపోతాయి మరియు మీరు కొనుగోలు చేయలేనిది కాబట్టి మేము వాటిని ప్రత్యేక సౌకర్యం లేదా అంకితమైన లైన్లో కలిగి ఉండాలి మరియు అదే విధంగా మీరు రిఫ్రిజిరేటర్ అంకితమైన ట్రాక్లో ఉండాలని కోరుకుంటారు ఇవి మీరు ముందుగానే లామినార్ ప్రవాహానికి ముందు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది దీని వలన మీరు జరిమానాను నివారించవచ్చు కాంతి లేదా శక్తి మనకు చుట్టూ చేరదు కానీ భారతదేశంలో ఇది భారతదేశంలో లేదు నా ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా ఇది సమస్య కొన్ని పవర్ సెర్జ్ ఉండవచ్చు లేదా పవర్ డ్రాప్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి భద్రతా ప్రోటోకాల్ల పరంగా అసెప్టిక్ టెక్నిక్ల పరంగా బ్యాకప్ ప్లాన్ల పరంగా మరియు ప్రతి విషయంలో మీరు నిజంగా జాగ్రత్తగా ఉండవలసిన కొన్ని అంశాలు ఇవి కాబట్టి నేను ఇక్కడ మూసివేస్తాను మరియు మేము దాని యొక్క ఇతర విభిన్న అంశాలపై ఈ చర్చను కొనసాగిస్తాము అయితే దయచేసి జాగ్రత్తగా ఉండండి మరియు మీ రూపకల్పనను సరిగ్గా చేయండి ధన్యవాదాలు